మనం ఇంతకు ముందు ఉపన్యాసం లో పార్టికల్స్ గురించి చెప్పుకున్నాం మరియు పీరియాడిక్ బౌండరీ కండిషన్స్ అలాగే బాక్స్ నార్మలైజేషన్ గురించి నేర్చుకున్నాం మనకు అనే వేవ్ ఫంక్షన్ ఉంది మరియు నేను వాటిని k తో లెవల్ చేస్తాను ఎందుకంటే k కూడా ఎనర్జీ ని 1L3 eikr కి సమానంగా ఇస్తుంది ఇక్కడ k అనేది k1xk2yk3z rఅంటే xxyyzz మరియు k పాయింట్ల డెన్సిటీ V83 ఇది L383 వలె ఉంటుంది అంటే k స్పేస్ లో ఇది k పాయింట్ల యొక్క డెన్సిటీ ఇది k స్పేస్ వాల్యూమ్ ఒక యూనిట్కు మరియు మనం ఈ పార్టికల్స్ ను ఎలక్ట్రాన్లుగా తీసుకుంటే అప్పుడు ప్రతి k పాయింట్కు 2 పార్టికల్స్ లేదా 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి ప్రతి స్టేట్ గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లను ఉంచగలదు మరియు అందువల్ల k స్పేస్ చాలా పెద్ద విలువ కల k తో నింపబడుతుంది మరియు ఈ ఉపన్యాసంలో మనం నిర్ణయించబోతున్నది ఇదే కాబట్టి ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా అలాగే ఫ్రీ ఎలక్ట్రాన్లు మెటల్స్ కోసం సహేతుకమైన మంచి మొదటి అప్రాక్సీమేషన్ ను అందిస్తాయి అది ఎందుకు అని నేను వాదిస్తాను కాబట్టి మెటల్స్ ఈ అయాన్లను కలిగి ఉంటాయి ఇవి పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి మనం వీటిలో కొన్నింటిని తయారుచేస్తాము మరియు ఈ ఎలక్ట్రాన్లు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అవి మొబైల్ కాబట్టి అవి అయాన్ల ఛార్జ్ ని పరీక్షిస్తుంది అవి ఈ ఛార్జ్ లు అంటే పాజిటివ్ బ్యాక్ గ్రౌండ్ ఛార్జ్ ల చుట్టూ తిరుగుతాయి అందువల్ల అవి స్వీయ స్థిరమైన పద్ధతిలో కదిలే సామర్థ్యం చాలా స్థిరంగా ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ ఇలా ఉండవచ్చు కాబట్టి మనం చెప్పగలిగేది ఏమిటంటే బ్యాక్ గ్రౌండ్ పొటెన్షియల్ మెటల్స్ కు దాదాపు కాన్స్టెంట్ గా ఉంటుంది అందువల్ల k1L3 eikr ప్రతి ఎలక్ట్రాన్కు ఎలక్ట్రానిక్ వేవ్ ఫంక్షన్ కు మంచి అప్రాక్సీమేషన్ ను ఇస్తుంది మరియు ఈ ప్రక్రియలో మనం ఇంకో పని కూడా చేశాము మరియు మనము ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ పరస్పర చర్యను నిర్లక్ష్యం చేశామని నేను సూచించాలి మరియు ఇది కూడా సహేతుకమైన మంచి మొదటి అప్రాక్సీమేషన్ అని తేలింది కాబట్టి ప్రతి ఎలక్ట్రాన్ వ్యక్తిగత వేవ్ ఫంక్షన్ eikr కలిగి ఉండటంపై మనము ఖచ్చితంగా దృష్టి పెట్టబోతున్నాము దాదాపు కాన్స్టెంట్ మెటల్స్ కు ఉండే బ్యాక్గ్రౌండ్ పొటెన్షియల్ ను విస్మరించి ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ పరస్పర చర్యను నిర్లక్ష్యం చేస్తాము కాబట్టి నేను చేయబోయే మొదటి పని ఏమిటంటే ఆక్రమించబడిన అత్యధిక స్టేట్ కి ఎలక్ట్రాన్ల డెన్సిటీ ను అనుసంధానించటం నన్ను వివిరించనివ్వండి కాబట్టి నేను ముందు చెప్పినట్లుగా నేను ఈ k స్పేస్ ని చూస్తే ప్రతి 2πL కి ఒక స్టేట్ ఉంటుంది కాబట్టి ఈ స్టేట్ లను తయారు చేద్దాం ఇవన్నీ నిండి ఉన్నాయి అయితే ప్రతి స్టేట్ 2 ఎలక్ట్రాన్లను మాత్రమే తీసుకోగలదు కాబట్టిఒక మెటల్ బల్క్లో ఇది 2 ఎలక్ట్రాన్లు 2 ఎలక్ట్రాన్లు 2 ఎలక్ట్రాన్లు 2 ఎలక్ట్రాన్లు ఒక క్యూబిడ్ సెంటీమీటర్కు 1022ఆర్డర్ లో భారీ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ క్యూబ్కు పూరించడానికి 1022 స్టేట్ ల ఆర్డర్ ని నేను చదివాను ఈ ఎలక్ట్రాన్లన్నింటినీ పూరించడానికి అన్ని స్టేట్ లు కావాలి కాబట్టి ఈ స్టేట్ లన్నీ నిండిపోతాయి కాబట్టి చివరికి నేను పెద్ద n విలువకు వెళ్తున్నాను మరియు n ఒకటి మాత్రమే మారుతుంది కాబట్టి ఇది సుమారుగా ఇలా నింపబడుతుంది కొద్దిగా పైకి క్రిందికి వస్తోంది ఎందుకంటే n అనేది 1 మాత్రమే మారుతుంది మరియు స్కేల్ చాలా పెద్దది అంటే నేను ఈ నీలిరంగు గోళాన్ని ఈ బాణం ద్వారా చూపించడానికి మాత్రమే ఈ వ్యాసార్థం గీశాను కానీ దీనిని నేను 1 గా పరిగణిస్తున్నాను రెండు పాయింట్ల మధ్య వ్యత్యాసం 1 ఇది భారీగా 1023 ఉంటుంది కాబట్టి ఇది ఒక భారీ గోళం ఇప్పుడు ఆ గోళం ఎందుకు ఎందుకంటే అత్యధిక స్థాయిలో ఉన్న అన్ని ఎలక్ట్రాన్ల ఎనర్జీ తప్పనిసరిగా గ్రౌండ్ స్టేట్ కి సమానంగా ఉండాలి నిర్వచనం ప్రకారం గ్రౌండ్ స్టేట్ అనేది అత్యల్ప ఎనర్జీ స్టేట్ కొన్ని ఎలక్ట్రాన్లు అధిక స్టేట్ ఎనర్జీ లో ఉంటే మరియు మరికొన్ని తక్కువ స్టేట్ ఎనర్జీ నుండి ఎలక్ట్రాన్లు తక్కువ స్టేట్ ఎనర్జీ కి వస్తాయి మరియు సిస్టమ్ యొక్క ఎనర్జీ ని తగ్గించవచ్చు చివరగా అన్ని ఎగువలో ఉండే ఎలక్ట్రాన్లు ఒకే ఎనర్జీ ని కలిగి ఉంటాయి కాబట్టి మనం పొందబోతున్నది ఏమిటంటే ఈ k స్పేస్ ఎలక్ట్రాన్లు మంచి అప్రాక్సీమేషన్ ను కలిగి ఉంటాయి ఎందుకంటే అత్యధిక k వరకు ఉన్న గోళాన్ని k ఫెర్మి అని కూడా అంటారు దీనిని ఫెర్మి వేవ్ ఫ్యాక్టర్ kF అని పిలుస్తారు kF ని ఫెర్మి వేవ్ వెక్టర్ అంటారు కాబట్టి ఇది k స్పేస్ లో ఉన్న ఈ గోళం యొక్క వాల్యూమ్ 43kF3 అవుతుంది కాబట్టి k పాయింట్ల సంఖ్య మరియు L38343kF3 ఇదేమో k పాయింట్ల డెన్సిటీ ఎందుకంటే k స్పేస్ యూనిట్ వాల్యూమ్కు k పాయింట్ల డెన్సిటీ L383 అని మనము చూశాము మరియు ప్రతి స్టేట్ 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ల సంఖ్య 2×L38343kF3 అవుతుంది మరియు నేను 2 మరియు 4π కొన్ని పదములను రద్దు చేస్తే ఇది 2అవుతుంది నాకు V32kF3 వస్తుంది మరియు ఇది L కన్నా కూడా అంటే నేను బాక్స్ నార్మలైజ్ చేయబడినందున ఇది L పరిమాణం లోని క్యూబ్లోని అనేక ఎలక్ట్రాన్లకు సమానం ఇది N కాబట్టి మనము ఈ విధమైన వేవ్ ఫంక్షన్ను తీసుకున్నాము ఈ స్టేట్ యొక్క ఫంక్షన్ L కి పైగా బాక్స్ నార్మలైజ్ చేయబడిన విధానానికి అనుగుణంగా లెక్కించాము మరియు అందుచేత ఏదైనా మనం లెక్కించిన k పాయింట్ల సంఖ్య బయటకు వచ్చింది మరియు అది సంఖ్యగా ఉండాలి ఇందులో ఎలక్ట్రాన్లు n కాబట్టి మన దగ్గర vkf332N లేదా kF32NV32 ఉన్నాయి దీనిని నేను చిత్రపరంగా చూపించనివ్వండి కాబట్టి పరిమాణం L యొక్క ఈ క్యూబ్పై బాక్స్ ను నార్మలైజ్ చేశాను మరియు అది పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఈ బాక్స్ పై నార్మలైజేషన్ ప్రకారం స్టేట్ ల సంఖ్య VkF332 గా వస్తుంది ఒక్కో స్టేట్ కి 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి మరియు దీనిలోని ఎలక్ట్రాన్ల సంఖ్యతో ఇది సమానం అందువలన kFఇలా 32NV13 గా వస్తుంది ఇది NV అయితే ఎలక్ట్రాన్ల డెన్సిటీ తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది 32×ρ13 అవుతుంది ఇక్కడ ρ డెన్సిటీ NV యూనిట్ వాల్యూమ్కు ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానం కాబట్టి అత్యధిక ఆక్రమిత k వెక్టర్కి సంబంధించినది మనకు ఉంది మరియు kF కోసం సంబంధిత ఎనర్జీ 2kF22m గా ఇవ్వబడుతుంది దీనిని Fలేదా ఫెర్మి ఎనర్జీ అంటారు ఇప్పుడు మనం చెప్పినట్లుగా డెన్సిటీ ఉన్న సంఖ్యలను అంచనా వేద్దాం అనేది ఒక సెంటీమీటర్ క్యూబ్కు 1022 ఆర్డర్ అని చెప్పవచ్చు ఇది క్యూబిక్ మీటర్కు సుమారు 1028 గా వస్తుంది అందువలన 32102813 అవుతుంది కాబట్టి 2 10 కాబట్టి నేను దీనిని 30×102813 లేదా 30013109అని వ్రాస్తాను కాబట్టి అది 109మరియు 300 కోసం నేను సుమారు 6 లేదా 7 పొందబోతున్నాను కాబట్టి 6 5 మీటర్ల విలోమ kF ఈ మీటర్ విలోమం అని చెప్పండి కాబట్టి మెటల్ లో kF అనేది 109 నుండి 1010 మీటర్ల విలోమం అని అనుకుందాం మరియుF విలువ 2kF22m ఎలక్ట్రాన్లకు సమానంగా ఉంటుంది ఇది 10 68 రెట్లకు సమానం మనం ఇలా చెప్పవచ్చు 1018 20 కాబట్టి 1019 పైగా 2×9 5×10 18 జూల్స్ ఇది 0 5×10 18 అంటే సుమారు 3 ఎలక్ట్రాన్ వోల్ట్లకు సమానం కాబట్టి మెటల్స్ లో F ఒకటి నుండి 5 ఎలక్ట్రాన్ వోల్ట్ల క్రమంలో ఉంటుంది ఆ డెన్సిటీ దృష్ట్యా ఆసక్తి కలిగించే మరొక పరిమాణం ఏమిటంటే ఎలక్ట్రాన్ల సగటు కైనెటిక్ ఎనర్జీ కాబట్టి ఎలక్ట్రాన్ల ఎనర్జీ 2kF22m కాబట్టి ఇది 0 ఎలక్ట్రాన్ వోల్ట్ల నుండి 5 ఎలక్ట్రాన్ వోల్ట్ల వరకు మారుతూ ఉంటుంది 6 ఎలక్ట్రాన్ వోల్ట్లు అత్యధికంగా మరొక ఫెర్మి ఎనర్జీ ని కలిగి ఉంటాయి మరియు నేను ఆ గోళాన్ని మళ్లీ చూస్తే ఇది మీరు సగటు ఫెర్మి ఎనర్జీ ని లెక్కించే విధానం గోళం యొక్క వ్యాసార్థం k ఒకవేళ నేను మందం k ఉన్న ఒక చిన్న షెల్ని తీసుకుంటే దీనిలో ఉన్న స్టేట్ ల సంఖ్య ఈ స్టేట్ లో ఎలక్ట్రాన్ల సంఖ్యగా ఉంటుంది అలాంటివి ఆక్రమించబడుతున్నాయి 4πk2k×2 ఈ స్పిన్ కోసం V83 మరియు ప్రతి ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ 2k22m మరియు నేను k ని ఇంటిగ్రేట్ చేస్తే dk 0 నుండి kff వరకు ఇంటిగ్రేట్ చేస్తే ఈ ఎలక్ట్రాన్లన్నింటిలోనూ E మొత్తం ఎనర్జీ ని ఇస్తుంది మరియు దీని ద్వారా నేను EN ను లెక్కించగలను అది 35F గా ఉంటుంది అక్కడ మీరు NV×kF332 అని వ్రాయవలసి ఉంటుంది కాబట్టి ఇది మెటల్ లోని ఎలక్ట్రాన్ల సగటు ఎనర్జీ అప్పుడు మీరు ఫెర్మి ఎనర్జీ కి సంబంధించిన ఉష్ణోగ్రతTF ని లెక్కిస్తే అది TFFkB వస్తుంది మరియు అది దాదాపు 50000 కెల్విన్ వస్తుంది కాబట్టి మీరు చూసేది ఏమిటంటే నేను y అక్షం మీద ఎనర్జీ ని వ్రాసి స్టేట్ లను పూరిస్తే వచ్చే విలువ ఈ స్టేట్ లు పూర్తిగా ఫిల్ చేయబడ్డాయి అలాగే అవి 1 లేదా 5 ఎలక్ట్రాన్ వోల్ట్ల చాలా ఎక్కువ ఎనర్జీ విలువ వరకు ఉంటాయి ఇందువలన ఇవి దాదాపు 50000 కెల్విన్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి నేను గది ఉష్ణోగ్రత వద్ద నేను ఎనర్జీ ని ఇస్తే మరియు నేను గది ఉష్ణోగ్రత ఎనర్జీ ని ఇస్తే ఏమి జరుగుతుంది ప్రభావితం అయ్యే ఎలక్ట్రాన్లు ఆ ఎనర్జీ చుట్టూ చాలా సన్నని షెల్లో ఉంటాయి అన్ని ఎలక్ట్రాన్లు ప్రభావితం కావు ఎందుకంటే మీరు గది ఉష్ణోగ్రత యొక్క ఎనర్జీ kT ని తీసుకుంటే ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ వెళ్లి అది ఆక్రమించిన తదుపరి స్థాయికి వెళ్లలేదు ఈ ఎలక్ట్రాన్ పైకి కదలదు పైకి కదలదు కాబట్టి ఇవన్నీ పైకి కదలలేవు kT మందం లోపల కొంత ఎనర్జీ ని పొందగలిగే ఎలక్ట్రాన్ మాత్రమే కాబట్టి ఈ థిక్ నెస్ kT అవుతుంది కాబట్టి ఫెర్మి లెవెల్ లో ప్రతి ఎనర్జీ పరిధిలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో నేను లెక్కిస్తే అది kT ద్వారా గుణించబడుతుంది అది మనకు అవి గ్రహించిన ఎనర్జీ ని నాకు ఇస్తుంది కాబట్టి నాకు కావలసింది ఫెర్మి లెవెల్ లో స్టేట్ డెన్సిటీ కాబట్టి మనం తరువాత లెక్కించబోతున్నది స్టేట్ ల డెన్సిటీ మనము ఎలా లెక్కిస్తాము మళ్లీ నేను ఫెర్మి గోళానికి వెళ్తాను మరియు నేను షెల్ థిక్ నెస్ k కలిగి ఉన్న ఒక సన్నని షెల్ తీసుకుంటే నాకు సంబంధిత E ఎనర్జీ 2k22m కి సమానం అది 2m kk గా వస్తుంది మరియు ఈ రెండింటి మధ్య స్పిన్తో సహా స్టేట్ ల సంఖ్య 4πk2kV83×2 అవుతుంది ఇది k మరియు kk మధ్య స్పిన్తో సహా స్టేట్ ల సంఖ్య అలాగే నేను దీనిని Nఅని వ్రాయగలను ఇది 2 కోసం రద్దు చేయబడుతుంది 4π 2 తో రద్దు చేయబడుతుంది మరియు దీనిని నేను k2kV2 గా వ్రాయగలను కాబట్టి నేను యూనిట్ ఎనర్జీ పరిధి E లో స్టేట్ ల డెన్సిటీ ను లెక్కించాలనుకుంటే అది NE ఉంటుంది ఇదిk2k2E×Vఅవుతుంది కాబట్టి యూనిట్ వాల్యూమ్కు యూనిట్ E కి స్టేట్ డెన్సిటీ ఇది సాధారణంగా Dϵ అని వ్రాయబడుతుంది మరియు m మరియు h మరియు ప్రతిదీ F సార్లు కాన్స్టెంట్ తో గుణించబడి వాటిపై ఆధారపడి ఉండే కొన్ని స్థిరాంకాలకు అనులోమానుపాతంలో ఉంటుంది నేను దానిని మీకు వదిలివేస్తాను మరియు ఫెర్మి స్థాయిలో స్టేట్ డెన్సిటీ కాబట్టి కాన్స్టెంట్ F ఇప్పుడు తిరిగి ఆ ఫెర్మి లెవెల్ కి వెళ్తే అక్కడ ఈ ఎలక్ట్రాన్లు నింపబడుతున్నాయి మరియు ఇక్కడ చాలా సన్నని పొర ఆ ఎలక్ట్రాన్లు నిష్క్రమిస్తాయి కాబట్టి ఉత్తేజిత ఎలక్ట్రాన్ల సంఖ్య ఫెర్మి లెవల్ kT రెట్లు ఉన్న చోట స్టేట్ డెన్సిటీ గా ఉంటుంది ఇది ఎనర్జీ kT ని గ్రహించే ఎలక్ట్రాన్ల సంఖ్య అవుతుంది కాబట్టి ఎనర్జీ DFk2T2 అవుతుంది ఫెర్మి లెవెల్ DF×T వద్ద స్టేట్ డెన్సిటీ కు అనులోమానుపాతంలో ఉండే స్పెసిఫిక్ హీట్ అయిన dEdT ఉష్ణోగ్రతని మీరు చూడవచ్చు కాబట్టి ఎలక్ట్రాన్ల యొక్క ఈ స్పెసిఫిక్ హీట్ ఉష్ణోగ్రతతో పాటు లీనియర్ గా పెరుగుతుంది మరియు ఇది ఫెర్మి లెవెల్ లో స్టేట్ డెన్సిటీ పై ఆధారపడి ఉంటుంది ఫెర్మి లెవెల్ లో పెద్ద డెన్సిటీ స్టేట్ లు నిర్దిష్ట హీట్ ని కలిగి ఉంటాయి అంటే పెద్ద ఫెర్మి ఎనర్జీ ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ని కలిగి ఉంటుంది ఇది ఎలెక్ట్రాన్లను నింపడం మరియు స్టేట్ డెన్సిటీ ఎలా వస్తుందో మీకు చెప్పడానికి మాత్రమే ఏవైనా ఇతర రవాణా ఫెనొమెనా ఎనర్జీ ఫెనొమెనాలు మళ్లీ ఫెర్మి లెవెల్ కి దగ్గరగా చాలా సన్నని పొరకు పరిమితం కానున్నాయి కాబట్టి దీనితో నేను మెటల్స్ గురించి ఈ సంక్షిప్త పరిచయాన్ని ఆపి ముఖ్యముగా నెంబర్ వన్ ఫ్రీ ఎలెక్ట్రాన్ అని పిలువబడే దాంతో ఈ ప్రసంగాన్ని ముగిస్తాను ఫ్రీ ఎలక్ట్రాన్ గ్యాస్ అనేది మెటల్స్ కు మంచి మొదటి అప్రాక్సీమేషన్ ను అందిస్తుంది నెంబర్ 2 అనేది ఎలక్ట్రాన్లు వేవ్ వెక్టర్ ద్వారా ఇవ్వబడిన స్టేట్ ల వరకు నింపబడి ఉంటాయి kF3213ని ఫెర్మి వేవ్ వెక్టర్ అని కూడా అంటారు ఫెర్మి ఎనర్జీ 2kF22m గా ఇవ్వబడుతుంది అప్పుడు ఎలక్ట్రాన్ల యావరేజ్ ఎనర్జీ 35F గా ఇవ్వబడుతుంది ఆపై ఎలక్ట్రాన్ యొక్క స్పెసిఫిక్ హీట్ T కి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఫెర్మి లెవెల్ లో స్టేట్ డెన్సిటీ D మరియు T మరియు 3 D లో స్టేట్ డెన్సిటీ పై ఆధారపడి ఉంటుంది